ఇప్పుడు మనం ఒక సర్క్యూట్ ను పరిగణించి మరియు దాని నోడల్ విశ్లేషణ సమీకరణాలను రాద్దాము సర్క్యూట్ లో మార్పులు చేసి మరియు నోడల్ విశ్లేషణ సమీకరణం లో ఎలాంటి మార్పులు జరుగుతాయి అని చూద్దాం ఈ పాఠంలో సర్క్యూట్ లో మార్పులు చేసిన తర్వాత వీడియోను పాస్ చేయమని మిమ్మల్ని గట్టిగా ప్రోత్సహిస్తున్నాను నోడల్ విశ్లేషణ సమీకరనం సెటప్లో ఏమి మార్పులు జరుగుతున్నాయో గుర్తించి ఆపై సమాధానం గా చూపించిన వాటితో పోల్చండి ఇది నేను అందించే సమాధానాలను చూసి నేర్చుకునే మంచి మార్గం ఇప్పటివరకు ఉపయోగిస్తున్న అదే సర్క్యూట్ లో ఉన్న I1 R11 R12 R23 R22 R33 మరియు రిఫరెన్స్ నోడ్ మరియు I3 ను తీసుకుందాం ఇక్కడ చూపిన విధంగా సబ్స్క్రిప్ట్లను ఎందుకు ఎంచుకున్నాను అనేది ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది R11 ప్రాథమికంగా నోడ్ 1 కు మరియు రిఫరెన్స్ నోడ్ కు అనుసంధానించబడిన రెసిస్టన్స్ నోడ్ 1 మరియు 2 మధ్య R12 నోడ్ 2 మరియు 3 మధ్య R13 అదేవిధంగా నోడ్ 2 నుండి గ్రౌండ్ కి R22 ఉంటుంది మరియు నోడ్ 3 నుండి గ్రౌండ్ కి R33 మధ్య ఉంటుంది మరియు మొదలైనవి మరియు కరెంట్ సోర్స్ I1 నోడ్ 1 లోకి మరియు I3 కరెంట్ నోడ్ 3 లోకి నెట్టబడుతుంది ఇప్పుడు మనకు నోడల్ విశ్లేషణ సమీకరణాలు సెటప్ అనగా G 1 1 G 1 2 G 1 2 0 V1 I1 G 12 G1 2 G2 2 G 2 3 G 2 3 V2 0 0 G 2 3 G 2 3 G 3 3 V3 I3 ఉంది సర్క్యూట్ లో వివిధ మార్పులు చేసి మరియు ఈనోడల్ విశ్లేషణ సమీకరణం ఎలా సెటప్ ప్రభావం చూపిస్తుందో చూస్తాం ఇంతకు ముందే చెప్పినట్లుగా మార్పుల ప్రభావం ను గమనించి ఇక్కడ చేసిన వాటితో పోల్చుకొని చూడండి కాబట్టి ఇక్కడ మొదట మరొక రెసిస్టన్స్ Ra ను జోడిస్తున్నాను మరియు దీన్ని నుండి నోడల్ అనాలసిస్ సెటప్లో ఏమి జరుగుతుందో చూడండి ఈ సందర్భంలో Ra రెసిస్టన్స్ అనేది R11 రెసిస్టన్స్ తో పారలెల్ గా ఉంటుంది అని చాలా స్పష్టంగా ఉంటుంది కాబట్టి కండక్టెన్స్ ను కేవలం కలపడం అవుతుంది ఇంతకు ముందు చెప్పిన దాన్ని గుర్తుంచుకుంటే డయాగోనల్ ఎలిమెంట్స్ అనేవి నోడ్ 1 కి అనుసంధానించబడిన మొత్తం కండక్టెన్స్ ను కలిగి ఉంటాయి కాబట్టి Ga మొదటి అడ్డు వరస మొదటి పదంలో కనిపిస్తుంది కాబట్టి ముందు సమాంతర కలయిక ఏం చెప్తుందంటే G11 ఉన్నచోట ఇప్పుడు G11 Ga ఉండాలి మరియు అది ఖచ్చితంగా జరుగుతుంది మరియు ఇది ఎల్లప్పుడూ స్థిరత్వంతో ఉన్న డయాగోనల్ ఎలిమెంట్స్ అనేవి ఒక ప్రత్యేక నోడ్ కు అనుసంధానించబడిన కూడిక యొక్క మొత్తం కండక్టెన్స్ ను కలిగి ఉంటుంది తొలగించనివ్వండి కాబట్టి ఇప్పుడు Ra ను తొలగించి మరొక మార్పు పరిశీలిద్దాం కాబట్టి ఈ కరెంట్ సోర్స్ I3 తొలగించి మరియు ఇంతకు ముందు ఉన్న దానికి వ్యతిరేక దిశలో అనుసంధానం చేస్తారు ఇది ఇండిపెండెంట్ సోర్స్ కి మార్పులు చేసాము కాబట్టి దయచేసి సమీకరణాలకు ఏమి జరుగుతుందో చూడాలి కాబట్టి సమీకరణం యొక్క కుడి వైపు మాత్రమే మారుతుంది మరియు మళ్ళీ సమాధానం చాలా స్పష్టంగా ఎలిమెంట్ యొక్క మొత్తం కరెంట్ నోడ్ 3 లోకి నెట్టివేయబడుతుంది మరియు ఆ కరెంటు ను I3 అంటారు తర్వాత అది I3 గా మారుతుంది కరెంట్ సోర్స్ యొక్క దిశ ను రివర్స్ చేస్తారు కాబ్బటి అది మొత్తం I3 అవుతుంది కాబట్టి ఇప్పుడు మరొక మార్పును పరిశీలిద్దాం 1 మరియు 3 నోడ్ల మధ్య ఒక కండక్టెన్స్ ని జోడించాలి కాబట్టి ఈ మార్పు ఏమిటి అని కనుగొనండి ఇప్పుడు కండక్టెన్స్ ఉన్నప్పుడు స్పష్టంగా కండక్టెన్స్ ను జోడించే ఆ నోడ్ల వద్ద మొత్తం కండక్టెన్స్ లో మార్పు కలుగుతుంది ఈ సందర్భంలో నోడ్స్ 1 మరియు 3 వద్ద I కండక్టెన్స్ను జోడించాము కాబట్టి ఈ నోడ్ల వద్ద మొత్తం కండక్టెన్స్ మారుతుంది కాబట్టి ఈ నోడ్లకు అనుగుణమైన డయాగోనల్ ఎలెమెంట్స్ మారుతాయి కాబట్టి మొత్తం కండక్టెన్స్ G11 G12 కావడానికి ముందే నోడ్ 1 ఉంది ఇప్పుడు G11 G12G13 ను అవుతుంది మరియు ఇది నోడ్ 3 వద్ద మనకు ముందే G23 G33 ఉంది ఇప్పుడు G13 కూడా ఉంటుంది కాబట్టి G13 G23 G33 అవుతుంది అలాగే మరో మరో విషయం ఏమిటంటే రెండు నోడ్ల మధ్య కండక్టెన్స్ అనుసంధానం చేయబడి ఉంది మరియు వీటిలో ఏది కుడా రిఫరెన్స్ నోడ్ కాదు కనుక ఆఫ్ డయాగోనల్ ఎలెమెంట్స్ లో మార్పులు కలుగుతాయి కాబట్టి ఇక్కడ ఈ ఎలిమెంట్ ముందు సున్నాగా ఉంటుంది ఎందుకంటే నోడ్స్ 1 మరియు 3 ల మధ్య కండక్టెన్స్ అనుసంధానం చేయబడి లేదు అది G13 అవుతుంది అదే విధంగా సర్క్యూట్ అనేది కండక్టెన్స్ మరియు కరెంట్ సోర్స్ ను కలిగి ఉంది కాబ్బటి ఇక్కడ మ్యాట్రిక్స్ ఇంకా సిమ్మెట్రీక్ గా ఉంటుంది మరియు దీనినే నోడల్ విశ్లేషణ సెటప్ అంటారు ఇప్పుడు మనం మరొక మార్పును చూద్దాం 1 మరియు 3 నోడ్ల మధ్య కరెంట్ సోర్స్ Ix ముందు దిశలో ఉంచుతాను దీని నుండి మీరు ఏ మార్పులను ఆశించారు సర్క్యూట్కు అనుసంధానించబడిన ఇండిపెండెంట్ సోర్స్ లో మార్పులు చేసాను కాబట్టి ఇది సర్క్యూట్ యొక్క కుడి వైపున మార్పును కలిగిస్తుంది ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఏమిటిI1 అనేది సోర్స్ వెక్టర్ యొక్క మొదటి ఎలిమెంట్ దీనిని నోడ్ 1 లోకి నెట్టబడిన మొత్తం ఇండిపెండెంట్ కరెంట్ అంటారు ఇప్పుడు మొదట I1 తర్వాత I1 Ix అవుతుంది ఎందుకంటే Ix యొక్క పోలారిటీ అనుసంధానించబడింది కాబట్టి I1 కు బదులుగా 11 Ix ఉంటుంది ఇప్పుడు నోడ్ 2 తాకలేదు కనుక ఇంకా 0 గా ఉంటుంది మరియు నోడ్ 3 అనేది I3 Ix అవుతుంది కాబట్టి వీటినే నోడల్ విశ్లేషణ సెటప్లో కలిగే మార్పులు అంటారు ఒక చివరి ఉదాహరణ ను తీసుకుందాం ఇక్కడ ఏమి చేస్తాము అంటే నోడ్ 1 మరియు 2 మధ్య Ix వంటి కరెంట్ సోర్స్ ని అనుసంధానం చేయండి కాబట్టి మళ్ళీ Ix నోడ్ 1 నుండి అనుసంధానించబడి ఉంది కాబట్టి ఇది I1 Ix అవుతుంది మరియు Ix ను నోడ్ 2 లోకి ప్రవహిస్తోంది కాబట్టి Ix అవుతుంది మరియు I3 అలాగే ఉంటుంది కాబట్టి కరెంట్ సోర్స్ను మార్చినప్పుడల్లా సోర్స్ వెక్టర్ మారుతుంది కాబట్టి దీంతో G మ్యాట్రిక్స్ మరియు సోర్స్ వెక్టర్ యొక్క నిర్మాణం స్పష్టంగా కనిపిస్తాయి పరిష్కారం అనేది మ్యాట్రిక్స్ ఇన్వర్స్ ను కలిగి ఉంటుంది కానీ ఈ నోడల్ విశ్లేషణ అనేది పెద్ద సర్క్యూట్ల కోసం సమీకరణం ను ఏర్పాటు చేయడానికి ఒక క్రమబద్ధమైన మార్గము ను కలిగి ఉంటుంది కాబట్టి నిర్మాణం ను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే సాధారణంగా సర్క్యూట్ విశ్లేషణతో ప్రారంభించినప్పుడు సర్క్యూట్ను చూసి ఆపై నోడ్ 2 యొక్క ముఖ్యమైన లూప్కు ను గుర్తించవచ్చు లేదా సమీకరణం తాత్కాలిక మార్గం లో రాయడం మరియు చివరకు కావాల్సినంత సమీకరణాలు ఉన్నప్పుడు ఏకకాలంలో పరిష్కరిస్తాం కానీ పెద్ద సర్క్యూట్ల విషయంలో ఇది పనిచేయదు సెటప్ చేయవలసిన నిర్దిష్ట సంఖ్యా సమీకరణాలు ఉన్నాయి మరియు మనం దీన్ని ఏక కాలంలో క్రమబద్ధమైన మార్గములో చేయాలి కాబట్టి నోడల్ విశ్లేషణ చేయడానికి ఇది ఒక మార్గం అవుతుంది